అందరికీ నమస్కారం ఈ ఉపన్యాసానికి పునః స్వాగతం ఈ ఉపన్యాసంలో మనం డైనమిక్ మెమరీ కేటాయింపు అని పిలవబడే దానిని చూడబోతున్నాము ఇంతవరకు మనం చూస్తున్నది ఏమిటంటే మనకు అర్రేల పరిమాణం గురించి తెలుసుకున్నాము లేదా మనకు కావలసిన వివిధ పూర్ణాంకాల గురించి లేదా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ల గురించి తెలుసుకున్నాము మీరు చాలా సార్లు వినియోగదారుని మీకు కావలసిన ఎలిమెంట్ల సంఖ్య ఎంత పెద్దది అని అడగాలనుకుంటారు మరియు దాని ఆధారంగా మీరు తగిన పరిమాణంలో అర్రేల ను కేటాయించాలనుకుంటున్నారు ఈ లెక్చర్ మాడ్యూల్లో మనం చూడబోయేది డైనమిక్ మెమరీ కేటాయింపు భావన డిమాండ్పై మాత్రమే మెమరీని కేటాయించడం వివిధ ప్రోగ్రామింగ్ భాషలకు ఇది చాలా ప్రాథమికమైనది ప్రోగ్రామ్కు అది అవసరమైతే మాత్రమే మీరు మెమరీని కేటాయిస్తారు మరియు మీకు ఇది అవసరం లేనప్పుడు ఆ మెమరీని తిరిగి పొందాలి ఈ ఉపన్యాసం విషయానికి వస్తే మీరు పాయింటర్స్ అంటే ఏమిటో సహేతుకమైన అవగాహన కలిగి ఉండాలి మరియు మీరు పాయింటర్స్పై ఉపన్యాసం వినకపోతే మీరు ఈ ఉపన్యాసానికి వచ్చే ముందు పాయింటర్లపై ఉపన్యాసాలను సమీక్షించమని నేను గట్టిగా సూచిస్తున్నాను నేను చర్చించిన మొదటి విషయాల శ్రేణి కి తిరిగి వెళ్దాం స్పేస్ కేటాయింపు భావన మనం ఏదైనా డేటా రకం యొక్క వేరియబుల్ని ప్రకటించినప్పుడల్లా దానికి స్పేస్ కేటాయింపు జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ ఉన్న మెమరీ మొత్తాన్ని తీసుకుంటారు మరియు మీరు వెళ్లి నిర్దిష్ట బైట్ల క్రమాన్ని రిజర్వ్ చేయాలి మరియు ఇది ఈ వేరియబుల్కు ఉపయోగపడుతుందని మరియు ఈ స్థానాన్ని ఏ ఇతర వేరియబుల్ ఉపయోగించలేదని చెప్పండి ఇప్పటి వరకు మనం చేస్తున్నది ఇదే నేను int x లేదా float y మరియు మొదలైనవి కలిగి ఉన్నప్పుడల్లా నిర్దిష్ట బైట్లు కేటాయించబడింది అని ఊహిస్తాను మరియు మీరు వెళ్లి ఉపయోగించడం కోసం ఇది ఇప్పటికే కంపైలర్ ద్వారా కేటాయించబడింది కొన్నిసార్లు మీరు ఈ డేటా రకాలను చూసినప్పుడు ఒకరు అడగగలిగే రెండు ప్రశ్నలు ఉన్నాయి మరియు ఈ రెండూ ఒకేలా ఉండవు అవి సంబంధించినవి కానీ అవి ఒకేలా ఉండవు సరిగ్గా కేటాయించాల్సిన పరిమాణం మనకు ఎప్పుడు తెలుస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని Int అడిగితే నేను Int కామా Int x ఉంటే మనం కేటాయించాల్సిన పరిమాణం మనకు తెలుసు అవును నేను Int xని పేర్కొన్నట్లయితే నేను పూర్ణాంకం కోసం స్పేస్ ని రిజర్వ్ చేయాలని నాకు తెలుసు నేను int a a10 చేస్తే అది 10 ఎలిమెంట్ల అర్రేగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నాకు కావలసిన పరిమాణం నాకు తెలుసు కానీ ఇది వాస్తవానికి స్పేస్ ని సరిగ్గా కేటాయించడం లాంటిది కాదు కాబట్టి కేటాయించాల్సిన స్పేస్ నాకు తెలిస్తే నేను వెంటనే స్పేస్ ని కేటాయించాల్సిన అవసరం లేదు ప్రోగ్రామ్ సరిగ్గా అమలు చేయడం ప్రారంభించినప్పుడు నేను దానిని కేటాయించగలను కాబట్టి నేను దీన్ని రెండు సాధ్యమైన సమయాల్లో చేయగలను ఒకటి కంపైల్ టైమ్ లేదా స్టాటిక్ అలోకేషన్ అని మరొకటి రన్ టైమ్ లేదా డైనమిక్ అలోకేషన్ అంటారు సాధారణంగా కేటాయించాల్సిన పరిమాణం మీకు తెలిస్తే స్టాటిక్ గా స్థిరంగాఅంటే ఎంత కేటాయించాలో మీకు తెలిస్తే మీరు కేటాయింపును కూడా స్థిరంగా చేస్తారు అయితే మీకు కావలసిన అర్రే పరిమాణం మీకు తెలియకపోతే ప్రోగ్రామ్ రన్ అయ్యే వరకు మీరు వేచి ఉండాలి ప్రోగ్రామ్ రన్ అవ్వడం ప్రారంభించినప్పుడు మీకు ఎంత కావాలో మీరు వినియోగదారుని అడగాలి దాని ఆధారంగా మీరు ప్రోగ్రామర్ కోరుకున్నన్ని బైట్లకు మాత్రమే రిజర్వేషన్ చేసే మెకానిజం అవసరం కాబట్టి దానిని డైనమిక్ మెమరీ కేటాయింపు అంటారు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం ఉదాహరణను చూద్దాం ఇది క్యారెక్టర్ C నేను కంపైలర్ని చూసిన వెంటనే దానికి ఒక బైట్ మాత్రమే అవసరమని దానికి తెలుసు ఎందుకంటే అక్షరాలకు ఒక బైట్ మాత్రమే అవసరం అయితే int array10 అని పేర్కొని ఉంటే మీకు పూర్ణాంకం కొరకు సాధారణంగా 4 బైట్లు మరియు దానికి 10 రెట్లు అంటే మీకు కనీసం 40 బైట్లు అవసరం పరిమాణం తెలిసినట్లయితే సాధారణంగా స్పేస్ ని కేటాయించడం కూడా మంచిది ప్రోగ్రామ్ రన్ అవ్వడం ప్రారంభించిన వెంటనే మీకు 41 బైట్లు కేటాయించబడతాయి c అక్షరానికి 1 బైట్ మరియు 0 నుండి 9 అర్రేకి 40 బైట్లు కేటాయించబడతాయి అయితే కొన్నిసార్లు ఎంత మెమరీని కేటాయించాలో మనకు తెలియదు నేను Int స్టార్ అర్రేని కలిగి ఉంటే అర్రే ఎంత పెద్దదిగా ఉండబోతుందో మనకు తెలియకపోవచ్చు కాబట్టి ఇది ప్రస్తుతం పూర్ణాంకానికి పాయింటర్ కాబట్టి ఇది కేవలం ఒక పూర్ణాంకం పాయింటర్ అది 10 పూర్ణాంకాలు 100 పూర్ణాంకాలు 1 మిలియన్ పూర్ణాంకాల పాయింటర్ అనేది మనకు ఇంకా సరిగ్గా తెలియదు కానీ మనకు తెలిసినది ఏమిటంటే ఈ సమయంలో మనకు తెలిసినది ఏమిటంటే ఇది ఇంటీజర్ కి పాయింటర్ మనము దీన్ని ఎలా ఉపయోగించాలి Int స్టార్ అర్రే నేను కలిగి ఉంటే నేను ఇప్పటికే కేటాయించిన ఏదో అర్రే పాయింట్ చేయవచ్చు నాకు ఇలాంటివి ఉండవచ్చు నేను int b10 డిక్లరేషన్ని కలిగి ఉన్నాను b కి ఇప్పటికే 10 4 40 బైట్ లు స్పేస్ కేటాయించబడింది మరియు నేను b కి అర్రే ని పాయింట్ చేయగలను నేను 10 పూర్ణాంకాల గల b ని కలిగి ఉన్నాను మరియు నేను దానికి అర్రే పాయింట్ని చేయగలను మీరు దానికి సూచించినప్పుడు అది b యొక్క 0వ స్థానాన్ని సూచిస్తుంది ఈ సందర్భంలో కేటాయింపు ఇప్పటికే జరిగింది కానీ ముందుగా పేర్కొనబడనివి కూడా కొన్ని ఉన్నాయి అలాంటప్పుడు మీరు వాటిని డిక్లేర్ చేయాలి లేదా మీరు వాటికి మెమరీనికేటాయించాలి మీరు కొత్త మెమరీని కేటాయించి ఆ స్పేస్ ని ప్రస్తుతం మీదిగా చెప్పవచ్చు ఇది మీరు బహుశా మునుపటి ఉపన్యాసం నుండి గుర్తుంచుకోవాల్సిన విషయం నేను int స్టార్ p వంటిది ఏదో చెప్పినప్పుడు p కేవలం ఒక పాయింటర్ వేరియబుల్ ఇది పూర్ణాంకాన్ని కేటాయించదు ఇది కొంత పూర్ణాంకం ను సూచించగల పాయింటర్ను మాత్రమే కేటాయిస్తుంది కానీ పూర్ణాంకం కూడా కేటాయించబడదు కాబట్టి int స్టార్ అర్రేని ఇప్పటికే కేటాయించిన వాటికి సూచించవలసి ఉంటుంది కానీ అది ఇప్పటికే కేటాయించబడి ఉంటే నేను పరిమాణం తెలుసుకోవాలి ఇది లూప్లోకి వస్తుంది ఇది కనుగొనడంలో సమస్య వస్తుంది పరిమాణాన్ని ముందుగానే తెలుసుకోవడం కాబట్టి మనకు కావలసింది పరిమాణం తెలియకపోవచ్చు మరియు ప్రోగ్రామ్ రన్ టైమ్లో ప్రోగ్రామ్ ఇప్పటికే రన్ అవుతున్నప్పుడు మాత్రమే మీరు పరిమాణాన్ని తెలుసుకుంటారు మరియు మీరు తగిన విధంగా పరిమాణాన్ని కేటాయించాలనుకుంటున్నారు కాబట్టి అలా చేయడానికి malloc అని పిలువబడే ఒక ఫంక్షన్ ఉంది లేదా కొంతమంది దీనిని m alloc అని పిలుస్తారు malloc అనేది Cలో ఒక ఫంక్షన్ మరియు ఇది పూర్ణాంకాన్ని దాని ఇన్పుట్గా తీసుకోవచ్చు మరియు అది ఒక పాయింటర్ను దాని అవుట్పుట్గా తిరిగి ఇస్తుంది మరియు ఈ ఫంక్షన్ stdlib డాట్ h అనే ఈ లైబ్రరీ ఫైల్లో ఉంది ఇది ఇప్పటికే మీకు లైబ్రరీగా ఇవ్వబడింది మీరు వెళ్లి మీ మాలాక్ వర్షన్ని వ్రాయవలసిన అవసరం లేదు కాబట్టి malloc అనేది మీ కోసం stdlibలో ఇప్పటికే నిర్వచించబడిన ఒక ఫంక్షన్ అది ఏమి చేస్తుందో ఈ క్రింది విధంగా ఉంది మీరు దానికి పరిమాణాన్ని పాస్ చేస్తారు మీకు కావలసిన అనేక బైట్లను మీరు పాస్ చేస్తారు నాకు 10 పూర్ణాంకాలు కావాలి అనుకుందాం ప్రతి పూర్ణాంకం 4 బైట్లు నేను 40ని mallocకి పాస్ చేస్తాను అంటే 40 10 4 malloc ఏమి చేస్తుంది అంటే అది వెళ్లి అక్కడ ఉన్న మెమరీని స్కాన్ చేస్తుంది ఉపయోగించని స్పేస్ ఉందో లేదో కనుగొంటుంది 40 బైట్ల ఉపయోగించని స్పేస్ పక్కన ఉన్నట్లయితే అది మీకు ఇప్పుడు కావలసిన స్పేస్ గా క్లెయిమ్ చేస్తుంది మరియు దానిని మీకు తిరిగి ఇస్తుంది కాబట్టి నేను భారీ మెమరీని కలిగి ఉన్నట్లయితే నేను భారీ అర్రేని కలిగి ఉంటే మెమరీలో కొన్ని భాగాలు ఇప్పటికే తీసుకోబడ్డాయి మరియు కొన్ని భాగాలు తీసుకోబడవు malloc ని కాల్ చేసినప్పుడు నేను దానిని 40 బైట్లతో కాల్ చేశాను అనుకుందాం నేను 40 బైట్లను కేటాయించాలనుకుంటున్నాను అది వెళ్లి మొదటి ఖాళీని చూసి ఈ స్పేస్లో 40 బైట్లు ఉన్నాయా అని చూస్తుంది లేదు అని సమాధానం ఇస్తే అది అక్కడ కేటాయింపు జరగలేదు అక్కడ 40 బైట్లు ఉన్నాయా అని వెళ్లి తదుపరి వైట్స్పేస్ను చూస్తుంది అది నిరంతరంగా ఉండే 40 బైట్లతో కొంత ఖాళీ స్పేస్ ని కనుగొంటే అది కాలర్కు పాయింటర్ను తిరిగి ఇస్తుంది ఇక్కడ ఈ లైన్ లో ఈ సందర్భంలో కాలర్ ఈ పాయింట్ వద్ద ఉంది కాలర్ malloc ని కాల్ చేస్తాడు malloc ఒక పాయింటర్ను తిరిగి ఇస్తుంది మరియు అది ఏ పాయింటర్ని తిరిగి ఇస్తుంది ఇది వాస్తవానికి వాయిడ్ పాయింటర్ అని పిలువబడే దాన్ని తిరిగి ఇస్తుంది ఇది వాయిడ్ పాయింటర్ అని పిలువబడే దాన్ని తిరిగి ఇస్తుంది అంటే డేటా రకం ముఖ్యం కాదు నేను మీకు ఖాళీని ఇచ్చాను ఆపై దానిని తీసుకొని పూర్ణాంక పాయింటర్ లేదా అక్షర పాయింటర్కి టైప్కాస్ట్ చేయడం మీ ఇష్టం ఈ సందర్భంలో మనము 10 పూర్ణాంకాలు 40 బైట్లను అడిగాము మీరు 40 బైట్ల పాయింటర్ని పొందుతారు మీరు దానిని Int స్టార్కి పాయింటర్గా చేస్తారు కాబట్టి మీరు దానిని డేటా టైప్ Int స్టార్గా చేస్తారు ఇప్పుడు మీకు పాయింటర్ ఉందని అర్థం ఇది పూర్ణాంక పాయింటర్ డేటా రకం ఎడమ వైపున మీకు పూర్ణాంక పాయింటర్ డేటా రకం ఉంటుంది మరియు మీరు టైప్కాస్ట్ చేసిన తర్వాత కుడి వైపు కూడా పూర్ణాంక పాయింటర్ డేటా రకం ఈ రెండూ సరిపోలుతున్నాయి కాబట్టి మీరు దీని విలువను ఎడమ వైపుకు కాపీ చేయవచ్చు కాబట్టి ఇప్పుడు మనం 40 బైట్లను ఎలా అడుగుతాము మనము 40 బైట్లను స్పష్టంగా అడగలేదు దీనికి బదులుగా పూర్ణాంకం పరిమాణంలో ఐటెమ్ల సంఖ్యను ఇవ్వండి అని చెప్పాము కాబట్టి ఇది మీరు malloc లో చూసే ఒక సాధారణ థీమ్ వాస్తవానికి బైట్ల సంఖ్యను పేర్కొనడానికి బదులుగా మీరు ప్రతి ఎలిమెంట్ యొక్క పరిమాణంలో కావలసిన ఎలిమెంట్ల సంఖ్యను చెప్పండి ఈ సందర్భంలో num items అనేది మనకు కావలసిన ఐటెమ్ల సంఖ్య మరియు మనకు ఏమి కావాలి మనకు చాలా కౌంట్ పూర్ణాంకాలు కావాలి కాబట్టి sizeof అనేది Cలో ఒక ఆపరేటర్ మీరు దానికి వేరియబుల్ను పాస్ చేస్తే అది అవసరమైన బైట్ల సంఖ్యను అందిస్తుంది ఇది ఇంతకు ముందు మనం చూసాము కాబట్టి ఈ సందర్భంలో ఈ వాయిడ్ స్టార్ int స్టార్ లోకి టైప్కాస్ట్ చేయబడుతుంది మరియు ఇది మెమరీని కేటాయించే మార్గం సారాంశం malloc అనేది stdlib లో ఉన్న ఒక ఫంక్షన్ మీరు దానికి బైట్ల సంఖ్యను పాస్ చేస్తే అది వెళ్లి మెమరీని స్కాన్ చేస్తుంది మరియు ఇన్ని బైట్ల ఉపయోగించని ఖాళీ ఉందా అని కనుగొంది మరియు అది కనుగొన్న తర్వాత మీరు ఉపయోగించడానికి ఈ స్థానం ఫ్రీ అని ఇది చెబుతుంది ముందుకు సాగండి మరియు దానిని ఉపయోగించుకోండి మరియు మీరు దీన్ని మెమరీ యొక్క ఒక పక్కనే ఉన్న స్పేస్ గా మరియు మెమరీ యొక్క ప్రక్కనే ఉన్న స్పేస్ గా సాధారణంగా అర్రేల ను ఉపయోగిస్తారు కాబట్టి మీరు అర్రేకి పాయింటర్ని పొందుతారు ఇక్కడ ఈ చిన్న ఉదాహరణను చూద్దాం కాబట్టి మనకు స్టార్ i మరియు స్టార్ అర్రే అనే రెండు పాయింటర్లు ఉన్నాయి i అనేది పూర్ణాంకం రకం పాయింటర్ మరియు అర్రే పూర్ణాంకాలకు పాయింటర్ ఇక్కడ ఈ లైన్లో మనము i int mallocsizeof ని కలిగి ఉంటాము కాబట్టి మనము ఒక పూర్ణాంకం కోసం మాత్రమే ఖాళీని క్లెయిమ్ చేస్తున్నాము మరియు i దానిని సూచించబోతుంది కాబట్టి i ఒక పూర్ణాంకానికి పాయింటర్ అయితే ఇక్కడ మనము అంశాల సంఖ్య sizeof ని కలిగి ఉన్నాము మీరు ఐటెమ్ల సంఖ్యను బట్టి ఒకటి కంటే ఎక్కువ పూర్ణాంకాలను అడుగుతున్నారు మీరు అనేక బైట్లకు పాయింటర్ని పొందుతారు ఇది ఐటెమ్ల పూర్ణాంకాలను ఆక్రమించగలదు మరియు మీరు దానికి పాయింటర్ని పొందుతారు అది అర్రేలోకి వెళుతుంది కాబట్టి i మరియు array రెండూ పూర్ణాంకాలకి పాయింటర్లు i ఒక పూర్ణాంకాన్ని మాత్రమే సూచిస్తుంది అయితే అర్రే స్థానాల శ్రేణిని అర్రేని సూచిస్తోంది ఈ సందర్భంలో ఐటెమ్ల స్థానం సంఖ్య కాబట్టి అర్రే num items పూర్ణాంకాలను సూచిస్తోంది కాబట్టి మీరు స్టార్ i 3ని చేయవచ్చు తద్వారా i ద్వారా సూచించబడిన మెమరీ స్థానం యొక్క కంటెంట్లను 3కి మారుస్తుంది మరియు మీరు array3 5 వంటి వాటిని చేయవచ్చు array3 5 చెల్లుతుంది ఎందుకంటే num items 4 కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు array3 చెల్లుబాటు అవుతుంది కాబట్టి array3 అర్రేలోని మూడవ స్థానాన్ని సూచిస్తుంది మరియు అది 5కి మార్చబడింది i మరియు అర్రే పరస్పరం మార్చుకోగలిగినవి ఎందుకంటే నాకు ఇక్కడ 1 పూర్ణాంకాలు కేటాయించబడ్డాయి మరియు ఇక్కడ 4 పూర్ణాంకాలు లేదా 5 పూర్ణాంకాలు కేటాయించబడ్డాయి దీని అర్థం i మరియు అర్రే అననుకూలమైనవి కాదు అని అనుకోకూడదు మనము తిరిగి నిర్వచిస్తే రెండూ పూర్ణాంక పాయింటర్లు కాబట్టి i మరియు array పరస్పరం మార్చుకోగలిగినవి అర్రేల ను 0వ ఎలిమెంట్ కి పాయింటర్లుగా భావించవచ్చు మనము దీన్ని చాలా కాలంగా చేస్తున్నాము నేను అర్రేని కలిగి ఉన్నప్పుడల్లా మనము అర్రే యొక్క భావనను దుర్వినియోగం చేయవచ్చు మరియు అది వాస్తవానికి 0వ స్థానానికి సూచించబడిందని నేను చెప్తున్నాను కాబట్టి నేను అర్రేని కూడా సూచించగలను నిజానికి నేను i ని అర్రేకి సమానం చేయగలను మరియు నేను i ని అర్రేకి సూచించడం ప్రారంభిస్తాను ఇది ఇంతకు ముందు పేర్కొనబడిన అర్రే మరియు ఈ విషయాలను కాలక్రమేణా మార్చవచ్చు వేరియబుల్స్ i మరియు array రెండూ ప్రోగ్రామ్ సమయంలో మారవచ్చు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఒక విషయం నేను చెప్పాను malloc వెళ్లి ఖాళీ స్పేస్ ని కనుగొంటే అది ఖాళీగా ఉంటే అది పాయింటర్ను ఖాళీ స్పేస్ లోకి తిరిగి ఇస్తుంది malloc ఖాళీ స్పేస్ ని కనుగొనకపోతే ఏమి చేయాలి మీరు చాలా డేటాను ప్రాసెస్ చేయాల్సిన ప్రోగ్రామ్ను వ్రాశారు మరియు ప్రోగ్రామ్కు మరింత మెమరీని కేటాయించాలని మీరు కోరుకుంటారు మీరు malloc ని కాల్ చేస్తారు malloc వెళ్లి మెమరీని చూసి ఇక మెమరీ అందుబాటులో లేకపోతే ఏమి జరుగుతుంది ఈ సందర్భంలో నిజానికి malloc మెమరీలో చెల్లుబాటు అయ్యే స్థానాన్ని తిరిగి ఇవ్వదు ఇది NULL అని పిలువబడే ఈ ప్రత్యేక సందర్భాన్ని అందిస్తుంది మనము దీన్ని ఇంతకు ముందే చూశాము పెద్ద అక్షరాలలో ఈ N U L L ఒక ప్రత్యేక చిహ్నం ఇది సరైన పాయింటర్గా ఉండకూడదు ఎందుకంటే అది చెల్లుబాటు అయ్యే పాయింటర్ కాదు మరియు malloc దీన్ని రిటర్న్ చేస్తే కొంత లోపం జరిగిందని మీకు తెలుస్తుంది Malloc మీ 40 బైట్లు లేదా 100 బైట్లు లేదా 1 మిలియన్ బైట్లు లేదా మరేదైనా కనుగొనడానికి ప్రయత్నించింది మరియు అది పక్క పక్కనే ఉన్న చాలా బైట్ల స్పేస్ ని కనుగొనలేకపోతే అది NULL ని తిరిగి ఇస్తుంది కాబట్టి malloc NULLని తిరిగి ఇచ్చిందా లేదా అని వెళ్లి తనిఖీ చేయడం మీ బాధ్యత అది NULLని తిరిగి ఇచ్చినట్లయితే మెమరీ కేటాయింపులో కొంత సమస్య వచ్చిందని అర్థం మీరు నిజంగా మెమరీ అయిపోయిందని వినియోగదారుకు ముద్రించవచ్చు మరియు మీరు నిష్క్రమించవచ్చు కాబట్టి ఈ exit ఇది మళ్లీ ఫంక్షన్ కాల్ ఇది ఒక రకమైన లోపాన్ని సూచిస్తుంది కాబట్టి ఏదైనా సమస్య సంభవించిన వెంటనే మీరు ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించి నా దగ్గర తగినంత స్పేస్ లేదు నేను ప్రోగ్రామ్ని అమలు చేయడం కొనసాగించలేను అని చెప్పాలనుకోవచ్చు అయితే a NULL కాకపోతే మీరు స్క్రీన్పై దేనినీ ప్రింట్ చేయరు మీరు నిష్క్రమణకు కాల్ చేయరు కాబట్టి మీరు చేసిన కొన్ని కేటాయింపులను a విజయవంతంగా సూచిస్తోంది మరియు మీకు కావలసిన aని మీరు సరిగ్గా ఉపయోగించవచ్చు కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవలసిన విషయం అయినప్పటికీ నేను ఈ విషయాన్ని తదుపరి కోడ్లో చూపించబోవడం లేదు నేను ప్రతిసారీ ఈ తనిఖీని అనుసరించి mallocని కలిగి ఉండను ఇది మీరు ప్రతిసారీ చేయవలసిన పని మీరు వెళ్లి తనిఖీ చేయాలి మీరు malloc చేసినప్పుడు malloc కేటాయించలేనిది ఏదైనా ఉండే అవకాశం ఉంది కావున అది NULLని అందించిందో లేదో మీరు తనిఖీ చేయాలి ఇది మెమరీని కేటాయించడానికి మాత్రమే కాదు మీరు మెమరీని డీలోకేషన్ అని పిలవబడే దాని గురించి కూడా ఆలోచించాలి కాబట్టి వెళ్లి ఈ కోడ్ ముక్కను ఇక్కడ చూద్దాం నా దగ్గర int y మరియు int array10 ఉన్న ఒక ఫంక్షన్ f ఉంది ఇవి f ఫంక్షన్లోని లోకల్ వేరియబుల్స్ మరియు నేను ఈ ఫంక్షన్ల నుండి తెలుసుకోగలను ఇవి లోకల్ వేరియబుల్స్ కాబట్టి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మాత్రమే అవి సజీవంగా మారతాయి అవి స్వయంచాలకంగా అంతరిస్తాయి ఫంక్షన్ రిటర్న్ చేసిన తర్వాత అవి స్వయంచాలకంగా అంతరిస్తాయి కాబట్టి మనము ఫంక్షన్లతో వ్యవహరించినప్పుడు మనము దీని గురించి మాట్లాడాము కాబట్టి లోకల్ వేరియబుల్స్ మంచివి ఎందుకంటే మీరు ఫంక్షన్కు కాల్ చేసినప్పుడు అవి సజీవంగా మారతాయి మరియు మీరు ఫంక్షన్ నుండి రిటర్న్ చేసిన తర్వాత అవి అంతరించిపోతాయి మీరు f ఇక్కడ ఈ పంక్తి చివరకి వెళ్లినప్పుడు y ఇది పూర్ణాంకం డీఅల్లోకేట్ చేయబడింది 10 పూర్ణాంకాల అర్రే అయిన అర్రే కూడా డీ అల్లోకేట్ చేయబడింది మీరు yని సూచించలేరు లేదా మీరు f వెలుపల ఎక్కడైనా వేరియబుల్ అర్రేని సూచించలేరు ఇది ఇప్పటికే మనకు తెలిసిన విషయమే కాబట్టి అన్ని ఆటోమేటిక్ వేరియబుల్స్ స్వయంచాలకంగా సృష్టించబడతాయి మరియు స్వయంచాలకంగా అంతరిస్తాయి అందుకే వాటిని ఆటోమేటిక్ వేరియబుల్స్ అంటారు అయితే మీరు mallocతో ఏదైనా కాల్ చేస్తే మీరు సూచించిన మెమరీకి పాయింటర్ని పొందుతున్నారు మరియు ఇప్పుడు ఇది మీ కర్తవ్యం మీరు కొంత మెమరీని కోరుకున్న మెమరీని క్లెయిమ్ చేస్తారు మరియు మీరు దాన్ని ఖాళీ చేయాలి కాబట్టి ఇది ఫ్రీ అని పిలువబడే ఈ ఫంక్షన్ని ఉపయోగించి చేయాలి మరియు డీఅల్లోకేట్ చేయడం మర్చిపోతే ఒక వేళ నేను కొంత మెమరీని క్లెయిమ్ చేసాను మరియు దాని వల్ల నాకు ఇక ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు నేను దానిని డీఅల్లోకేట్ చేయాలి మరియు దాని కోసం నేను ఫ్రీ ని ఉపయోగిస్తాను ఉదాహరణకు ఇక్కడ int స్టార్ a malloc ఐటెమ్ల సంఖ్యకి కావలసిన అనేక బైట్ల పూర్ణాంకాలు మరియు నేను దానిని ఉపయోగించాను నాకు దాని వల్ల ఉపయోగం లేకుంటే నేను వెళ్లి డీఅల్లోకేట్ చేయాలి కాబట్టి మీరు అలా చేయకపోతే మీరు కేటాయించిన ఈ భాగం ఎవరో క్లెయిమ్ చేసినట్లుగా మిగిలిపోవచ్చు మరియు ఎవరైనా రిజర్వేషన్ చేసారు మరియు ఇది ఇప్పటికీ ఉపయోగించబడుతోంది అని కంప్లైయర్ పరిగణిస్తుంది కాబట్టి ఇది మీరు హోటల్కి వెళ్లి మీరు రెస్టారెంట్కి వెళ్లి మీరు ఫోన్ కాల్ చేసి టేబుల్ను రిజర్వ్ చేసుకున్నారని అనుకుందాం మీరు టేబుల్ని రిజర్వ్ చేసారు కానీ మీరు హాజరు కాలేదు అప్పుడు రెస్టారెంట్కి ఎవరైనా వచ్చి టేబుల్ని ఉపయోగించబోతున్నారా లేదా అనేది ఏదో ఒక సమయంలో తెలుసుకోవాలి మరియు మీరు కాల్ చేయకపోతే మీరు రెస్టారెంట్కి వెళ్లకపోతే మీరు రెస్టారెంట్కి కాల్ చేసి వారికి చెప్పడం మంచిది నేను నేను కాల్ చేసి నేను రిజర్వేషన్ చేసాను నాకు అది వద్దు అని చెప్పడం మంచిది అది ఖాళీ తో సమానం లేదా మీరు నిజంగానే రెస్టారెంట్కి వెళ్ళారు మీరు భోజనం చేసి తిరిగి వచ్చారు ఆ సమయంలో అది ఇకపై రిజర్వ్ చేయబడదు కాబట్టి మీరు ఈ పట్టిక ఇకపై రిజర్వ్ చేయబడదు అని చెప్పాలి దాన్ని మళ్లీ డీఅల్లోకేట్ చేయాలి కాబట్టి ఇది నేను మీకు malloc మరియు ఫ్రీ కి ఇవ్వగల సమానమైన లేదా సారూప్యత మీరు కొంత స్పేస్ ని క్లెయిమ్ చేసినప్పుడల్లా తిరిగి వెళ్లి దాన్ని తిరిగి పొందమని సిస్టమ్కి మీకు ఇది అవసరం లేదు ఇకపై ఇది అవసరం లేదు అని చెప్పడం మీ కర్తవ్యం మీరు దాన్ని డీఅల్లోకేట్ చేసిన తర్వాత మీరు ఈ రేఖకు దిగువన a ని ఉపయోగించలేరు కాబట్టి ఒకసారి మీరు దానిని ఫ్రీ చేసిన తర్వాత ఇకపై నాకు a కి రిజర్వ్ చేసిన స్పేస్ ఏదీ లేదు a దేనినీ సూచించడం లేదు కాబట్టి నేను ai 5కి సమానం అని చెప్పలేను మరియు అలా చేయలేను నేను వెళ్లి కొత్త కేటాయింపు చేయాలి లేదా ఇప్పటికే కేటాయించిన దానికి నేను a ని సూచించాలి నేను int b10 గా పేర్కొనబడితే a b వంటిది చేయగలను లేదా ఇక్కడ ఇచ్చినట్లుగా నేను కొత్త కేటాయింపు చేయగలను కాబట్టి ఫ్రీ చేయబడిన పాయింటర్ మళ్లీ కేటాయించబడితే లేదా మళ్లీ కేటాయించబడితే తప్ప మీరు దానిని ఉపయోగించకూడదు దీన్ని గుర్తుంచుకోండి కాబట్టి ప్రోగ్రామ్ ముగిసినప్పుడు malloc కేటాయించిన స్పేస్ ఖాళీ చేయబడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా మెమరీని ఖాళీ చేయకపోతే మీరు కొంత మెమరీని కేటాయించి దాన్ని ఉపయోగించండి కానీ మీరు దానిని ఖాళీ చేయలేదు మరియు మీరు అలా చేస్తూ చేస్తూ ఉంటారు నెమ్మదిగా మరియు స్థిరంగా మీ మెమరీ అంతా ఉపాసించాంబడుతుంది ఏదో ఒక సమయంలో మీ మెమరీ పూర్తిగా నిండిపోతుంది ఈ సందర్భాలలో ఏదైనా మీరు స్పష్టమైన మెమరీ డీఅల్లోకేషన్ చేయకపోతే ప్రోగ్రామ్ నిష్క్రమించినప్పుడు మీ ప్రోగ్రామ్ దాని పనిని పూర్తి చేసిన తర్వాత మీరు ఇకపై ఈ స్పేస్ ని క్లెయిమ్ చేయవలసిన అవసరం లేదు అందువలన స్వయంచాలకంగా ప్రతిదీ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా డీఅల్లోకేట్ చేయబడుతుంది కాబట్టి మీరు మీ ప్రోగ్రామ్ను ముగించే వరకు వేచి ఉండండి మరియు మీ ప్రోగ్రామ్ కి కేటాయించబడిన మొత్తం మెమరీని ఖాళీ చేయవచ్చు కాబట్టి కొంతమంది అలా చేస్తారు కానీ అది మంచి పద్ధతి కాదు మీ ప్రోగ్రామ్కు కొంత మెమరీ అవసరం లేనప్పుడు మరియు దానిని డీఅల్లోకేట్ చేయడం మంచి అభ్యాసం ఎందుకంటే మీ స్వంత ప్రోగ్రామ్కు తర్వాత మరికొంత పని చేయడానికి ఎక్కువ మెమరీ అవసరం కావచ్చు కాబట్టి create date అనే చిన్న ఫంక్షన్ని చూద్దాం ఇది నెల రోజు మరియు సంవత్సరం కి మూడు పూర్ణాంకాలు తీసుకుంటుంది మరియు ఇది ఒక తేదీని సరిగ్గా తిరిగి ఇవ్వాలి కాబట్టి నేను దీన్ని చేశానని అనుకుందాం డేట్ స్టార్ d కాబట్టి d అనేది తేదీ యొక్క పాయింటర్ మరియు గుర్తుంచుకోండి ఇది మెమరీని కేటాయించదు నెల రోజు మరియు సంవత్సరానికి మూడు విషయాలను కేటాయించదు ఇది తేదీ టైప్ కి పాయింటర్ను మాత్రమే పేర్కొంటుంది కాబట్టి మీకు పాయింటర్ కోసం స్పేస్ ఉంది కానీ అసలు సభ్యులు ఇంకా కేటాయించబడలేదు మరియు మీరు దీన్ని చేశారని చెప్పండి d యొక్క నెల అది మీరు పాస్ చేయవలసిన నెలగా భావించబడాలి d యొక్క రోజు మీరు అది మీరు పాస్ చేయవలసిన రోజు మరియు d యొక్క సంవత్సరం మీరు అది మీరు పాస్ చేయవలసిన సంవత్సరం మరియు పాయింటర్ dని రిటర్న్ చేయాలి కాబట్టి ఇది తప్పు అవుతుంది ఎందుకంటే d ఏ మెమరీని సరిగ్గా కేటాయించలేదు కాబట్టి దీన్ని చేయడానికి సరైన మార్గం క్రింది విధంగా ఉంది d అనేది పాయింటర్ ముందుగా స్పేస్ ని కేటాయించండి మరియు మీరు ఎంత స్పేస్ ని కేటాయించాలనుకుంటున్నారు నేను ఒక తేదీ రకానికి స్పేస్ ని కేటాయించాలనుకుంటున్నాను మరియు తేదీ రకం ఏమి కలిగి ఉంది దీనికి ఒక నెల ఫీల్డ్ ఒక రోజు ఫీల్డ్ మరియు ఒక సంవత్సరం ఫీల్డ్ ఉన్నాయి సరిగ్గా మనకు మూడు విషయాలు అవసరం కాబట్టి మీరు తేదీ యొక్క పరిమాణాన్ని చూసినప్పుడు తేదీ యొక్క పరిమాణం మూడు పూర్ణాంకాలు నెలకు ఒకటి రోజుకు ఒకటి మరియు సంవత్సరానికి ఒకటి మరియు మీరు mallocsizeof అని ఇచ్చినప్పుడు అది d కి కేటాయించిన పాయింటర్ను రిటర్న్ చేస్తుంది ఇప్పుడు d వాస్తవానికి కేటాయించిన స్పేస్ ని సూచిస్తోంది కేటాయించిన స్పేస్ కి సూచించిన తర్వాత d యారో నెల d యారో రోజు మరియు d యారో సంవత్సరం అని చేయడం సరైనది అవుతుంది మీరు dని తిరిగి ఇచ్చినప్పుడు మీరు రిజర్వ్ చేయబడిన స్పేస్ కి పాయింటర్ని తిరిగి ఇస్తున్నారు కాబట్టి రిజర్వ్ చేయబడిన స్పేస్ ఇప్పటికీ ఉంది మరియు మీరు రిజర్వ్ చేసిన స్పేస్ కి పాయింటర్ను తిరిగి ఇస్తున్నారు కాబట్టి కుడి వైపున ఉన్న ఫంక్షన్ సరైనది అయితే ఎడమ వైపున ఉన్న ఫంక్షన్ సరైనది కాదు ఎందుకంటే మీరు ఎడమ వైపున స్పేస్ ని కేటాయించలేదు మీరు స్పష్టంగా కుడి వైపున స్పేస్ ని కేటాయించారు కాబట్టి మనం చేయవలసినది ఏమిటంటే స్పేస్ స్పష్టంగా కేటాయించబడినప్పటికీ దాన్ని సరిగ్గా డీఅల్లోకేట్ చేయడానికి create date బాధ్యత వహించదని గుర్తుంచుకోండి మీరు దీన్ని ఇంకా స్పష్టంగా డీఅల్లోకేట్ చేయడం లేదు మీరు దానిని స్పష్టంగా కేటాయించారు ఎవరైనా వచ్చి దానిని తర్వాత డీఅల్లోకేట్ చేయడం ఎవరి పని ఇది ఎవరో తర్వాత తప్పక చూద్దాం ఇక్కడ ఒక చిన్న విషయం చూద్దాం కాబట్టి Date today today create date 9 1 2005 మరియు return కాబట్టి నేను జనవరి 9 2005 ని చెప్పాలనుకుంటున్నాను నేను today అనే వేరియబుల్ని సృష్టించాను కాబట్టి today అనేది Date అని పిలువబడే డేటా రకానికి పాయింటర్ create date అనేది Date అని పిలువబడే డేటా రకానికి పాయింటర్ను అందిస్తుంది నేను today ని ఉపయోగించాను మరియు దానిని రిటర్న్ చేశాను కాబట్టి ఈ సమయంలో create date కొంత మెమరీని కేటాయించింది మరియు మీరు దానిని today లో పొందారు కాబట్టి విషయాల క్రమాన్ని చూద్దాం కాబట్టి foo అని పిలవబడే ఫంక్షన్ లోపల today ఒక స్థానిక వేరియబుల్ మరియు టుడే ఏమిటి ఇది నిజానికి ఒక పాయింటర్ ఇది date డేటా రకానికి పాయింట్ చేస్తుంది మీరు create dateని కాల్ చేసినప్పుడు create date లోపల మీరు తేదీకి ఒకటి నెలకు మరియు సంవత్సరానికి ఒక స్పేస్ ని కేటాయించారు మీరు స్ట్రక్చర్ కోసం స్పేస్ ని కేటాయించారు మీరు దీనికి పాయింటర్ను రిటర్న్ చేసారు ఈ సమయంలో మీ టుడే ఫీల్డ్ మీరు స్ట్రక్చర్ కోసం ఇచ్చిన ప్రదేశాన్ని సూచిస్తోంది మరియు మనము టుడే ఉపయోగించాము మరియు మనము తిరిగి వచ్చాము మనము దాని ముగింపుకు వచ్చాము ఈ పాయింట్లో మనము foo నుండి తిరిగి వచ్చాము ఇప్పుడు ఏమి జరుగుతుంది foo లో టుడే స్థానిక వేరియబుల్ కాబట్టి టుడే వేరియబుల్ అంతరించిపోతుంది ఇది ఆటోమేటిక్ వేరియబుల్ కనుక ఆటోమేటిక్ వేరియబుల్ అంతరించిపోతుంది కాబట్టి foo అని పిలిచే వారు టుడే ని యాక్సెస్ చేయలేరు ఎందుకంటే టుడే అనేది fooలో లోకల్ వేరియబుల్ మరియు టుడే అంతరించిపోయినందున మీరు పాయింటర్ కి కలిగి ఉన్న కొంత రిజర్వ్ చేసిన స్పేస్ ను కూడా కోల్పోయారు మీరు స్ట్రక్చర్ కోసం స్పేస్ ని రిజర్వ్ చేసారు కానీ టుడే స్ట్రక్చర్కు పాయింటర్ని కలిగి ఉన్నది ఇది అంతరించిపోతుంది అందువల్ల మీరు కేటాయించిన మెమరీకి తిరిగి వెళ్లడానికి మీరు మార్గాన్ని కోల్పోయారు కాబట్టి ఇది సమస్య మీరు ఫంక్షన్ నుండి కేటాయించిన ఏదైనా కలిగి ఉన్నప్పుడు మరియు మీరు దానిని స్థానిక వేరియబుల్లో ఉంచినట్లయితే మరియు మీరు దానిని స్పష్టంగా డీఅల్లోకేట్ చేయకపోతే ఆ విషయం ఇప్పటికీ చుట్టూ దాగి ఉంటుంది మీరు కలిగి ఉన్న ఈ స్ట్రక్చర్ ఇప్పటికీ చుట్టూ దాగి ఉంది మరియు దానిని ఖాళీ చేయడానికి మీకు మార్గం ఉండదు ప్రోగ్రామ్ పూర్తయినప్పుడు మాత్రమే ఇది ఖాళీ అవుతుంది కాబట్టి మనం దాని గురించి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వివిధ పరిష్కారాలు ఉన్నాయి మరియు స్పష్టమినా పరిష్కారం నేను create date చేసాను నేను డేట్తో ఏమి చేయాలనుకుంటున్నానో చేసాను నాకు డేట్ ఇక అవసరం లేదని నాకు తెలుసు మరియు నేను free ఫంక్షన్ ని కాల్ చేశాను ఆపై రిటర్న్ చేశాను కాబట్టి మీరు free అని చెప్పినప్పుడు ఫంక్షన్ వెళ్లి దాని కోసం కేటాయించిన లేదా రిజర్వ్ చేసిన స్పేస్ ని చూసి రిజర్వేషన్ను తీసివేస్తుంది కాబట్టి ఆ స్పేస్ ని ప్రోగ్రామ్ ప్రోగ్రామ్లోని కొంత భాగం ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ free దాని గురించి జాగ్రత్త తీసుకుంటుంది మరియు మీరు దానిని తిరిగి ఇచ్చేటప్పుడు మీరు చేసిన కేటాయింపుల గురించి మీరు ఇప్పటికే జాగ్రత్త తీసుకున్నారు మీరు మీ రిజర్వేషన్ను తీసివేసారు ఇప్పుడు నేను మీకు వివిధ విషయాల క్రమాన్ని చూపించబోతున్నాను మరియు ఏదో ఎందుకు సరైనది లేదా ఎందుకు తప్పు అనే దాని గురించి నేను వాదించాలనుకుంటున్నాను కాబట్టి ఎడమ వైపున ఉన్న ఫంక్షన్ను చూద్దాం int స్టార్ f కాబట్టి f అనేది ఒక ఫంక్షన్ మరియు i అనేది ఫంక్షన్లోని లోకల్ వేరియబుల్ మరియు మీరు కుడివైపు స్థానిక వేరియబుల్కి అడ్రస్ ను తిరిగి ఇస్తున్నారు కాబట్టి ఈ Int స్టార్ ఏమి చేస్తుంది కాబట్టి Int స్టార్ అంటే మీరు పాయింటర్ను పూర్ణాంకానికి తిరిగి ఇస్తున్నారు ఇది మీరు చేయగలిగిన పనేనా ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఫంక్షన్ తిరిగి వచ్చినప్పుడు i స్థానిక వేరియబుల్ i అంతరించిపోతుంది ఇకపై i అడ్రస్ ను ట్రాక్ చేయడం సరైనది కాదు కాబట్టి ఇది సరైనది కాదు ఇది డీఅల్లోకేట్ చేయబడింది మీరు దీన్ని ఇకపై ట్రాక్ చేయలేరు కుడి వైపున ఉన్న ఈ ఫంక్షన్ను చూద్దాం ఇది Int స్టార్ ఇది పాయింటర్ను పూర్ణాంకానికి తిరిగి ఇస్తుంది ఇక్కడ మీకు అర్రే అనే స్థానిక వేరియబుల్ ఉంది ఇది 10 పూర్ణాంకాల అర్రే మరియు మీరు అర్రేని తిరిగి ఇస్తారు అంటే మీరు అర్రే యొక్క 0 వ ఎలిమెంట్ యొక్క స్థానాన్ని తిరిగి ఇస్తున్నారు కానీ మళ్లీ మీరు ఈ రిటర్న్ అర్రే 0వ స్థానానికి పాయింటర్ను తిరిగి ఇవ్వాలి అర్రే make arrayకి స్థానికంగా ఉన్నందున మీరు make array నుండి తిరిగి వచ్చినప్పుడు అర్రే అంతరించిపోతుంది కాబట్టి మీరు ఇకపై మీది అని క్లెయిమ్ చేయలేని లొకేషన్ను సూచించే పాయింటర్ని కలిగి ఉన్నారు కాబట్టి ఇది ఒక సమస్య కాబట్టి మీరు ఇలా చేస్తే కొన్నిసార్లు ఈ మొత్తం పని చేస్తున్నట్లు అనిపించవచ్చు కాబట్టి ఇది పని చేయవచ్చు ఎందుకంటే మీరు ఈ make array నుండి తిరిగి వచ్చినప్పుడు స్పేస్ ఇప్పటికీ అన్ని విలువలను కలిగి ఉండవచ్చు ఎవరూ దానిని తిరిగి పొందలేదు కాబట్టి మీరు ఆ స్థానానికి తిరిగి వెళ్ళినప్పుడు మీరు ఇప్పటికీ విలువలను చూస్తారు కానీ మీరు ఇకపై కోరుకోని ఈ మెమరీ స్థానం మరెక్కడా ఉపయోగించబడింది మరియు ఇప్పుడు మీరు నిజంగా ఉపయోగించకూడని దాన్ని యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి స్పేస్ తిరిగి కేటాయించబడితే ఇది ఊహించలేనిదిగా మారుతుంది కానీ ఆ స్పేస్ ని మరెవరికీ కేటాయించకపోతే అది పని చేయవచ్చు సాధారణంగా మీరు కేటాయించబడని స్పేస్ పై ఆధారపడకూడదు ఇది కేటాయించబడలేదని నేను ఆశిస్తున్నాను అని మీరు నమ్మకూడదు నన్ను వెళ్లి దానిని ఉపయోగించనివ్వండి అది సరైనది కాదు మీరు సంప్రదాయవాదులుగా ఉండాలి మరియు అది తిరిగి కేటాయించబడుతుందని నేను ఊహిస్తానని మీరు చెప్పాలి మీరు అలా భావించాలి అందువల్ల నేను దానిని ఇక్కడ ఖాళీ చేస్తాను మరియు నేను స్థానిక వేరియబుల్స్కు పాయింటర్లను తిరిగి పంపను కాబట్టి మీరు నిజంగా లోకల్ వేరియబుల్స్ లేదా మీరు లోపల కేటాయించే ఏదైనా పాయింటర్లను పాస్ చేయాలనుకుంటే మీరు మొదట డైనమిక్ కేటాయింపు చేస్తారు మరియు మీరు పాయింటర్పై పాస్ చేస్తారు ఇది సరైనది అదేవిధంగా ఇక్కడ మీరు డైనమిక్ కేటాయింపు చేసారు కాబట్టి ఫంక్షన్ తిరిగి వచ్చినప్పుడు ఈ 10 పూర్ణాంకాలు డీఅల్లోకేట్ చేయబడవు మరియు దాని కారణంగా దానికి పాయింటర్ను తిరిగి ఇవ్వడం సరైనది కాబట్టి మీరు malloc తో కేటాయించండి మరియు పాయింటర్ ని రిటర్న్ చేయండి కాబట్టి ఇది అనుమతించబడుతుంది ఇప్పుడు మల్టీడైమెన్షనల్ అర్రేల ను ఎలా కేటాయించాలో చూద్దాం మనం సింగిల్ డైమెన్షనల్ అర్రేలు లేదా పూర్ణాంకాల అర్రే అక్షరాల అర్రే మరియు మొదలైన వాటి కోసం వెతకడం మాత్రమే కాదు మీరు మాత్రికలు లేదా 3D మాత్రికలను నిర్మించాలని చాలా సార్లు కోరుకుంటారు మరియు మనము దీన్ని ఎలా చేస్తాము మనము Int స్టార్ స్టార్ p తో ప్రారంభిస్తాము కాబట్టి దాని అర్థం p అనేది పూర్ణాంకానికి పాయింటర్కి పాయింటర్ కాబట్టి దీని అర్థం ఏమిటో చూద్దాం కాబట్టి p అనేది పూర్ణాంకాన్ని సూచించడం లేదు p అనేది మరొక పాయింటర్కు పాయింట్ చేయబడినది అది కొంత పూర్ణాంకాన్ని సూచిస్తుంది కాబట్టి అది Int స్టార్ స్టార్ p యొక్క అర్థం కాబట్టి p అనేది మరొక పాయింటర్ను సూచిస్తున్నట్లుగా భావించబడుతుంది అది పూర్ణాంకానికి సూచించబడుతుంది Int i కాబట్టి ఒక పూర్ణాంకం i కోసం ఖాళీని ప్రకటిస్తున్నాను ఇప్పుడు బహుమితీయ అర్రేని ఎలా కేటాయించాలో చూద్దాం మీరు చేసే మొదటి పని ఏమిటంటే నాకు M అడ్డు వరుసలు మరియు N నిలువు వరుసలు సరిగ్గా కావాలి అని చెప్పండి మీరు చేసే మొదటి పని ముందుగా M పాయింటర్లను కేటాయించడం మనకు M పాయింటర్లు కేటాయించబడుతున్నాయి మరియు ఇది దేనికీ పాయింటర్ను పొందడం లేదు కాబట్టి మీకు M పాయింటర్లు ఉన్నాయి మనము మొదట చేస్తాము ఆపై ప్రతి పాయింటర్ వేరియబుల్ మీరు ఇప్పుడు N పూర్ణాంకాల కేటాయింపు చేస్తాము కాబట్టి మీరు M పాయింటర్లను పూర్ణాంకాలకు కేటాయించి ఆపై మీరు ఒక సమయంలో N పూర్ణాంకాలను కేటాయిస్తారు మరియు ఇది మీరు malloc నుండి పొందే ప్రతి అడ్డు వరుసకు మీకు N పూర్ణాంకాలని అందించాలని అనుకుంటుంది మీకు M క్రాస్ N మ్యాట్రిక్స్ ఇచ్చే M అడ్డు వరుసలు ఉంటాయి కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేద్దాం మనం చేసిన మొదటి విషయం mallocM sizeofint కాబట్టి sizeofint అనేది పూర్ణాంక పాయింటర్ యొక్క పరిమాణం పూర్ణాంకం యొక్క పరిమాణం కాదు దాని పరిమాణం పూర్ణాంక పాయింటర్ మరియు మనకు M పూర్ణాంక పాయింటర్లు కావాలి మీరు వాటిని పొందారని అనుకుందాం మీకు M పూర్ణాంక పాయింటర్లు వచ్చాయి మరియు అవి దేనినీ సూచించవు ఎందుకంటే malloc ఇనీషలైజ్ చేయబడలేదు కాబట్టి మీరు ప్రతిఫలంగా ఏమి పొందుతారు Malloc పాయింటర్ను 10కి తిరిగి ఇస్తుంది 10 అడ్డు వరుసలు అనుకుందాం మీరు పాయింటర్ల అర్రేకి పాయింటర్లను పొందుతారు మరియు ఇవి 10 పూర్ణాంక అర్రేల ను సూచిస్తున్నాయి కాబట్టి int అనేది ఎడమవైపు పాయింటర్కి పాయింటర్ని ఆశిస్తుంది అని చెబుతుంది ఇది పూర్ణాంకానికి పాయింటర్ కాదు ఇది పూర్ణాంకానికి పాయింటర్కి పాయింటర్ మీరు ఈ పాయింటర్లను కలిగి ఉన్నట్లయితే అవి ఇప్పుడు పది వేర్వేరు అడ్డు వరుసలను సూచించడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ మీరు అడ్డు వరుసల కోసం ఇంకా స్పేస్ ని కేటాయించలేదు మరియు అది లూప్లో జరుగుతుంది కాబట్టి ఈ లూప్ i 0 నుండి M 1 వరకు ఉంటుంది మరియు మీరు ఒకేసారి ఒక అడ్డు వరుసను కేటాయిస్తున్నారు మరియు ప్రతి అడ్డు వరుస N పూర్ణాంకాల పరిమాణంలో ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఉన్నది అదే ఇది చాలా ప్రాథమిక మార్గం దీనిలో N నిలువు వరుసల ద్వారా M అడ్డు వరుసలు కేటాయించబడతాయి ముగింపులో మీరు నిజానికి M N ఎలిమెంట్లను కలిగి ఉన్నారు వాస్తవానికి మీరు దీన్ని కలిగి ఉన్న తర్వాత మీరు ఎలిమెంట్లను యాక్సెస్ చేయడానికి pij ని ఉపయోగించవచ్చు కాబట్టి మీరు i j యొక్క అర్రేని యాక్సెస్ చేసినట్లే i j యొక్క రెండు డైమెన్షనల్ అర్రే p అనేది పూర్ణాంకానికి పాయింటర్కి పాయింటర్ మీరు ప్రాథమిక మూలకాలని పొందడానికి pij ని ఉపయోగించవచ్చు కాబట్టి మీరు దీన్ని చేయకుంటే లేదా మీరు దీన్ని చేయకుంటేpij ని యాక్సెస్ చేయడం సరికాదు మీరు ఈ రెండు mallocలను చేసి ఉండాలి కాబట్టి మీరు పూర్ణాంకాల నుండి 10 పాయింటర్ల కోసం ఒక malloc చేసి ఉండాలి మరియు మీరు N సంఖ్యల వరుసను సూచించడానికి ప్రతి పాయింటర్కు కేటాయించి ఉండాలి కాబట్టి అది మనకు 10 అడ్డు వరుసలను N నిలువు వరుసలను ఇస్తుంది కాబట్టి మల్టీడైమెన్షనల్ అర్రేల ను ఎలా డీఅల్లోకేట్ చేయాలో చూద్దాం ప్రస్తుతం మీరు 10 పాయింటర్లను ఒక్కో అడ్డు వరుసను సూచిస్తూ మరియు ప్రతి అడ్డు వరుసను సైజు N ఎలిమెంట్లు అని చెప్పవచ్చు కాబట్టి మీకు వీటిలో M ఉంది మరియు మీకు వీటిలో N ఉంది మీరు చేసేది ఏమిటంటే మీరు ముందుగా freepi చేయండి మరియు మీరు i విలువ 0 నుండి M మైనస్ 1 వరకు తీసుకోండి కాబట్టి మీరు freepi అని చెప్పినప్పుడు మీరు freep0 తో ప్రారంభించండి p0 దీనిని డీఅల్లోకేట్ చేస్తుంది freep1 ఈ అడ్డు వరుసను డీఅల్లోకేట్ చేస్తుంది freep0 ఈ అడ్డు వరుసను డీఅల్లోకేట్ చేస్తుంది మరియు మొదలైనవి freepM 1 ఈ అడ్డు వరుసను డీఅల్లోకేట్ చేస్తుంది కాబట్టి మీరు అన్ని పూర్ణాంకాలను డీఅల్లోకేట్ చేయడం పూర్తి చేసారు కానీ మీరు ఇంకా ఈ పాయింటర్లను కలిగి ఉన్నారు మీరు వాటిని ఎలా కేటాయించారు అంటే ఈ p 10 విషయాలను సూచించినట్లు అయితే అవి పాయింటర్ల అర్రే వలే అనిపిస్తుంది free చేసినప్పుడు ఇది అన్ని పాయింటర్లను కూడా డీఅల్లోకేట్ చేస్తుంది ఈ సమయంలో p p అనే పాయింటర్ చెల్లుబాటు అయ్యే దేనినీ సూచించదు మీరు p ని NULLకి సమానం చేస్తారు కాబట్టి ముఖ్యంగా మీ వద్ద ఉన్నది ఏమిటంటే మీరు దశల క్రమాన్ని కలిగి ఉన్నారు మీరు రెండు డైమెన్షనల్ అర్రేల ను కేటాయించాలనుకున్నప్పుడు మీరు మొదట వెళ్లి ప్రాథమిక డేటా రకానికి ఒక పాయింటర్కి ఒక పాయింటర్ను కేటాయించండి మరియు మీరు దానిని ఒక్క సారి ఒక్క దానితో ఇటరేట్ చేయండి మరియు అడ్డు వరుసలను కేటాయించండి మీరు డీఅల్లోకేట్ చేసినప్పుడు మీరు అన్ని అడ్డు వరుసలను ఒక్కొక్కటిగా డీఅల్లోకేట్ చేసి ఆపై మీరు పాయింటర్ల అర్రేని డీఅల్లోకేట్ చేస్తారు కాబట్టి ఇది మీరు పాయింటర్లను కేటాయించే మరియు డీఅల్లోకేట్ చేసే మార్గం కాబట్టి ముందుగా అన్ని అడ్డు వరుసలను ఖాళీ చేయండి పాయింటర్ల అర్రేని ఖాళీ చేయండి NULLకి p ని పాయింట్ చేయండి మరియు మీరు పూర్తి చేసారు కాబట్టి కొత్త కేటాయింపు వచ్చే వరకు మీరు p అనేది NULLని సూచిస్తూనే ఉంటుంది కాబట్టి దీనితో మనము పాయింటర్ల గురించి ఈ ఉపన్యాసాన్ని ముగించాము మరియు 1D అర్రేల కోసం డైనమిక్ మెమరీ కేటాయింపును ఎలా ఉపయోగించాలి ఇది 1D అర్రేల కోసం మాత్రమే కాకుండా అది 2D అర్రేలకి కూడా చేయవచ్చు మీరు అర్రేలో నిల్వ చేసిన ప్రాథమిక ఎలిమెంట్ పూర్ణాంకం కావచ్చు ఫ్లోట్ కావచ్చు అది అక్షరం కావచ్చు స్ట్రక్చర్ లు కూడా కావచ్చు మీరు స్ట్రక్చర్ ల యొక్క 2D మాతృకను కలిగి ఉండవచ్చు ఇక్కడ ప్రతి ఎలిమెంట్ xని కలిగి ఉన్న పూర్ణాంకం కావచ్చు y కలిగి ఉన్న పూర్ణాంకం మీకు 2D అర్రే పాయింటర్లను కలిగి ఉండవచ్చు మనం నేర్చుకున్నదానిని సంగ్రహంగా చెప్పాలంటే మనకు ఒక విధానం ఉంది సాధారణ విధానం దీని ద్వారా నాకు కావలసిన ప్రాథమిక డేటా రకం పరిమాణం నాకు తెలిసినంత వరకు నాకు అవసరమైనన్ని బైట్లను కేటాయిస్తాను నేను malloc ద్వారా రిటర్న్ చేయడం ద్వారా పాయింటర్ను పొందుతాను నేను దానిని తగిన డేటా రకానికి సూచించాలి మరియు ఈ మెమరీ ఇకపై అవసరం లేనప్పుడు మీరు నిజంగా జాగ్రత్తగా మెమరీని డీఅల్లోకేట్ చేయాలి కాబట్టి మీ మెమరీ నిండిపోకుండా ఉండటానికి ఇలా చేయాలి మీ ప్రోగ్రామ్కు మరింత మెమొరీ అవసరం కావచ్చు మీకు అవసరం లేని దాన్ని మీరు ఖాళీ చేయకపోతే మీరు చిక్కుకుపోవచ్చు ఇంతటితో ఈ ఉపన్యాసం ముగింపుకు చేరుకున్నాము ధన్యవాదాలు